ప్రయోగము ఆప్ యాంప్ ఉపయోగించి ఇంటిగ్రేటర్ మరియు డిఫరెన్సియేటర్ సర్క్యూట్ ల అధ్యయనం పునః స్వాగతం ఈ మాడ్యూల్ నందు ఆపరేషనల్ యాంప్లిఫైయర్ ను ఇంటిగ్రేటర్ గా మరియు డిఫరెన్సియేటర్ గా ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకుందాం ఇంటిగ్రేటర్ సర్క్యూట్ అనేక విషయాలను ఏకీకృతం అనగా ఒకటిగా చేస్తుంది డిఫరెన్షియేటర్ ఒకే విషయాన్ని వివిధ భాగాలు లేదా శకలాలుగా విభజిస్తుంది ఆపరేషనల్ యాంప్లిఫైయర్ను ఇంటిగ్రేటర్గా ఎలా ఉపయోగించాలి ఇంటిగ్రేటర్ యొక్క సూత్రం ఏమిటి ఇంటిగ్రేటర్ యొక్క సూత్రాన్ని మనం ఎలా పొందగలం ఈ ఇంటిగ్రేటర్ మరియు డిఫరెన్సియేటర్ సర్క్యూట్లను సులభముగా ఎలా తయారుచేయవచ్చో తెలుసుకుందాము మరియు ఆపై మనము అనేక ప్రయోగాలు చేసాము మరియు వేర్వేరు ఇన్ పుట్ సిగ్నల్లను వర్తింపజేసినప్పుడు తదనుగుణమైన అవుట్ పుట్ సిగ్నల్స్ ఏమిటి అన్నవి కూడా చూశాము సైన్ తరంగము ను చతురస్రాకారపు తరంగము గా లేదా దీర్ఘచతురస్రాకారపు తరంగాన్ని లేదా త్రిభుజాకారపు తరంగాన్ని ఒక సైన్ తరంగముగా సైన్ తరంగాలను త్రిభుజాకారపు తరంగముగా మరియు వేరే రకమైన తరంగాలుగా మార్చాలనుకుంటే మీరు ఈ ప్రత్యేక సర్క్యూట్లలను ఉపయోగించి మార్చవచ్చు మొదట సూచిక అంటే ఏమిటో చూద్దాం

ఇక్కడ ఫీడ్ బ్యాక్ రేసిస్టర్ ని చూస్తున్నాము ఇక్కడ ఈ ఫీడ్ బ్యాక్ రేసిస్టర్ ని ఒక కెపాసిటర్ తో మార్చితే ఈ సర్కూట్ ఒక ఇంటిగ్రేటర్ సర్కూట్ అవుతుంది

ఫీడ్ బ్యాక్ రెసిస్టర్ ని కెపాసిటర్తో మార్చటం ద్వారా ఆపరేషనల్ యాంప్లిఫైయర్ ఫీడ్ బ్యాక్ మార్గములో లో ఒక RC నెట్వర్క్ ఏర్పడుతుంది ఈ ఫీడ్ బ్యాక్ మార్గము మార్చటం ద్వారా మరొక రకమైన ఆపరేషనల్ యాంప్లిఫైయర్ సర్క్యూట్ అనగా ఆప్ యాంప్ ఇంటిగ్రేటర్ ఏర్పడుతుంది కాబట్టి Rf ని C తో మార్చటం ద్వారా ఆపరేషనల్ యాంప్లిఫైయర్ సర్క్యూట్ ఒక ఇంటిగ్రేటర్ సర్క్యూట్ గా ఎలా మారుతుందో చూద్దాము IinIf Vin VRincddt VX0 Virtual Ground VinRin cdV0dt V0 1RinC0tVin dt ఇప్పుడు ఇది ఒక ఐడియల్ పరిస్థితి ఒక కెపాసిటర్ ని భర్తీ చేయటం ద్వారా మరియు ఒక రెసిస్టర్ ద్వారా ప్రతిదీ చక్కగా పనిచేస్తుంది కానీ వాస్తవ పరిస్థితులలో ఈ యాంప్లిఫయర్ ని ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ గా ఉపయోగించడంలో ఈ విధమైన ఐడియల్ పరిస్థితి ఉండదు ఎందుకంటే ఈ పరిస్థితులలో ఐడియల్ ఆప్ యాంప్ యొక్క ఇన్ పుట్ ఆఫ్ సెట్ వోల్టేజ్ సున్నా గా ఉండదు ఇంతకుముందు ఇన్ పుట్ ఆఫ్ సెట్ వోల్టేజ్ అంటే ఏమిటో చూశాము కాబట్టి ఇన్ పుట్ ఆఫ్ సెట్ వోల్టేజ్ అంటే ఏమిటి ఐడియల్ ఆప్ యాంప్ కి ఇన్ పుట్ ఆఫ్ సెట్ వోల్టేజ్ 0 ఉండదా ఆచరణాత్మక ఆప్ యాంప్ లో ఇన్ పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ సున్నా కాదని మనం చూశాము మనము ఇచ్చిన ఇన్ పుట్ వోల్టేజ్ కూడా ఇంటిగ్రేట్ అయ్యి అది అవుట్ పుట్ వోల్టేజ్ వైపు మళ్ళటం మొదలవుతుంది ఈ మళ్లింపు ని స్థిరంగా ఉంచటానికి మనము ఒక ఫీడ్ బ్యాక్ రెసిస్టర్ Rf ని ఉపయోగిస్తాము ఈ విధంగా సర్క్యూట్ మార్చడం ద్వారా తక్కువ పౌనఃపుణ్యం దగ్గర కూడా గైన్ పరిమితంగా ఉంటుంది ఈ మార్పుని ఫిగర్ 5 లో చూశాము ఇప్పుడు మనము చర్చిస్తున్న విషయము దగ్గరకి వద్దాము ఈ ఉదాహరణలో ఇంటిగ్రేటర్ సర్క్యూట్ ఫీడ్ బ్యాక్ లో ఒక కెపాసిటర్ మరియు ఇన్ పుట్ లో ఒక రెసిస్టర్ ఉన్నాయి కానీ ఆప్ యాంప్ ఐడియల్ అయితే అప్పుడు ఇంటి గ్రేటర్ ఈ సర్క్యూట్ లో ఒక రెసిస్టెన్స్ మరియు ఒక కెపాసిటర్ చాలు కానీ వాస్తవంగా ఆప్ యాంప్ ఐడియల్ కాదు అటువంటి సందర్భంలో అవుట్ ఫుట్ లేదా ఇన్ పుట్ వోల్టేజ్ సున్నాకి సమానం కాదు ఎప్పుడైతే ఇన్ పుట్ వోల్టేజ్ సున్నాకి సమానం కాదో అప్పుడు అవుట్ ఫుట్ వోల్టేజ్ మళ్ళటం మొదలవుతుంది ఎప్పుడైతే అవుట్ ఫుట్ వోల్టేజ్ మళ్ళటం మొదలవుతుందో ఒక రెసిస్టెన్స్ ని కెపాసిటర్ కి అడ్డముగా లేదా సమాంతరముగా కలపము ద్వారా ఈ మళ్లింపుని సుస్టిరము చేయవచ్చు ఈ విధంగా చేయడం ద్వారా తక్కువ పౌనఃపున్యం గల తరంగాలను పరిమితం చేయవచ్చు మరియు ఔట్ పుట్ మళ్లింపు చేయడంలో సహాయపడుతుంది ఆచరణాత్మక ఆప్ యాంప్ ని ఇంటి గ్రేటర్ గా ఉపయోగించేటప్పుడు ఈ పద్ధతి అనుసరిస్తాము కాబట్టి ఎప్పుడైనా మీరు ప్రయోగాలు చేసేటప్పుడు ఈ విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలి ఇవి ఇంటిగ్రేటర్ గురించి ఇప్పటి వరకు మనం చర్చించుకున్న విషయాలు ఇప్పుడు తదుపరి విషయానికి వద్దాము మీరు చూస్తున్నది డిఫరెన్షియేటర్ సర్క్యూట్ సర్క్యూట్ దగ్గరగా చూడండి ఇంటిగ్రేటర్ మరియు డిఫరెన్షియేటర్ సర్క్యూట్ ల మధ్య తేడా ఏమిటి ఇంటిగ్రేటర్ సర్క్యూట్ లో ఉన్న Rin ని C ద్వారా భర్తీ చేయటం జరిగింది

ఇంటిగ్రేటర్ విషయములో Rf ని C ద్వారా మరియు డిఫ్ఫరెన్షియేటర్ లో Rin ని C ద్వారా భర్తీ చేశాము ఇప్పుడు ఇంటిగ్రేటర్ లో ఇన్ పుట్ సిగ్నల్ కెపాసిటర్ ద్వారా వెళుతుంది ఇక్కడ ఒక ఫీడ్ బ్యాక్ రెసిస్టర్ ని ఉపయోగించడం ద్వారా కెపాసిటర్ యొక్క వోల్టేజ్ డ్రిఫ్ట్ ని తగ్గించాము అనగా ఒక ఫీడ్ బ్యాక్ రెసిస్టర్ ని ఉపయోగించాము డిఫరెన్సియేటర్లో కెపాసిటర్ మరియు రెసిస్టర్ల స్థానం పటములో చూపిన విధంగా మారుతుంది ఇప్పుడు చిత్రపటము 6 ని చూడండి ఈ ప్రత్యేక సర్క్యూట్ వోల్టేజ్ అవుట్ పుట్ను ఉత్పత్తి చేస్తుంది ఇది సమయానికి సంబంధించి ఇన్ పుట్ వోల్టేజ్ యొక్క మార్పు రేటుకు అనులోమానుపాతంలో ఉంటుంది అవుట్ పుట్ వోల్టేజ్ ఇన్ పుట్ వోల్టేజ్ యొక్క మార్పు రేటు కి అనులోమానుపాతంలో మారుతూ ఉంటుంది

మరొక విధంగా చెప్పాలి అంటే ఇన్ పుట్ వోల్టేజ్ తరంగం యొక్క మార్పు వేగంగా లేదా ఎక్కువగా ఇన్ పుట్ కరెంట్ ఎక్కువ అంతే ఎక్కువగా అవుట్ పుట్ వోల్టేజ్ స్పందన లో మార్పు ఉంటుంది మరియు ఆ స్పందన మొన తేలి ఉంది KCL సూత్రం ప్రకారం cdVindt V0RF ఇన్ పుట్ అవుట్ పుట్ మధ్య V0 RFCdVindt ఇక్కడ పిస్పైస్ ఆధారముగా నిర్మించిన డిఫరెన్షియేటర్ యాంప్లిఫయర్ ని ఉపయోగిస్తున్నాము ఇక్కడ మేము ఇన్ పుట్ వోల్టేజ్ ని అనువర్తింపచేశాము ఇన్ పుట్ వోల్టేజ్ కి అనుగుణముగా అవుట్ పుట్ వోల్టేజ్ ని కొలిచాము ఇదే విధమైన ప్రయోగము బ్రెడ్ బోర్డు మీద కూడా చేయవచ్చు తద్వారా ఇన్ పుట్ ని బట్టి అవుట్ పుట్ తరంగాలు ఎలా మారతాయో అర్ధము చేసుకొనవచ్చు ఒక డిఫరెన్షియేటర్ ని తీసుకున్నట్లయితే మీరు చతురస్రాకారపు తరంగాన్ని ఇన్ పుట్ గా ఇచ్చినప్పుడు అవుట్ పుట్ వోల్టేజ్ మొనలు గా ఉంటుంది అదే త్రిభుజాకారపు తరంగాలను ఇన్ పుట్ గా ఇస్తే మీరు దీర్ఘచతురస్రాకారపు తరంగాలను చూస్తారు అదే మీరు సైన్ తరంగాన్ని ఇస్తే కోసైన్ తరంగాన్ని అనగా మీరు డిఫరెన్షియేటర్ ద్వారా తరంగాల రూపాలు మారటం చూస్తున్నారు కాబట్టి పైన చెప్పిన సిద్ధాంతము యొక్క ప్రయోగాత్మక విధానాన్ని అర్థం చేసుకోవడానికి ఇది మరియొక మార్గం కాబట్టి డిఫరెన్షియేటర్ మరియు ఇంటిగ్రేటర్ ని పోల్చినట్లయితే ఈ పద్ధతిలో నేను ఒక ఇన్ పుట్ అనువర్తింప చేసినట్లయితే నా అవుట్ పుట్ ఒక త్రిభుజాకారపు తరంగం అంటే నేను త్రిభుజాకారపు తరంగాన్ని తయారుచేయవచ్చు నా ఇన్ పుట్ దీర్ఘచతురస్రాకారపు తరంగమైతే ఒక త్రిభుజాకారపు తరంగాన్ని చతురస్రాకారపు తరంగాన్ని మరొక తరంగముగా నేను మార్చవచ్చు అదేవిధముగా ఒక సైన్ తరంగాన్ని అనువర్తింప చేస్తే కోసైన్ తరంగాన్నినేను పొందగలను ఆప్ యాంప్ సంతృప్త వోల్టేజ్ 12 వోల్టులు ప్రతిసారి బయాస్ సిగ్నల్ చూపించడం తప్పనిసరి కాదు రెసిస్టెన్స్ R విలువ 10 కిలో ఒములు కేపాసిటర్ C విలువ 0 01 మిల్లీ ఫారడ్ t 0 వద్ద 7 4 వోల్టుల వోల్టేజ్ ని అనువర్తింపచేశాము కాబట్టి అవుట్ పుట్ వోల్టేజ్ విలువను t 200 మైక్రోసెకన్ల వద్ద కనుగొనాలి కాబట్టి ఇప్పుడు సమాధానం ఎలా కనుక్కోవాలో చూద్దాం ఈ సర్క్యూట్ ని గమనించడం ద్వారా మనకు ఏమి తెలిసింది అంటే V0t VtRC చిత్రపటం 7లో ఆప్ యాంప్ సంతృప్త వోల్టేజ్ 12 వోల్టులు రెసిస్టెన్స్ R విలువ 10 కిలో ఓములు కేపాసిటర్ C విలువ 0 01 మిల్లీ ఫారడ్ t 0 వద్ద 7 5 వోల్టుల వోల్టేజ్ ని అనువర్తింపచేశాము అవుట్ పుట్ వోల్టేజ్ విలువను t 100 మైక్రోసెకన్ల వద్ద కనుగొనుము పరిష్కారము V0t VtRC 7 5V0 01F 75mVs అవుట్ పుట్ వోల్టేజ్ లో మార్పు V0 75 mV s 75 mV s 7 5V అవుట్ పుట్ వోల్టేజ్ విలువ t0 దగ్గర 0 V అయినప్పుడు 100 మైక్రోసెకన్ల తరువాత అవుట్ పుట్ వోల్టేజ్ విలువ 7 5 V అవుతుంది ఇప్పుడు మనం ఇంటిగ్రేటర్ యొక్క ప్రయోగాన్ని చేద్దాము కాబట్టి ఆచరణాత్మక ఆప్ యాంప్స్లోని వాస్తవ ఇంటిగ్రేటర్లో డ్రిఫ్ట్ను తొలగించడానికి Rf ని ఉపయోగించాలి అని తెలుసు మనం Rf ని ఉపయోగించకపోతే అవుట్ పుట్ వోల్టేజ్లో డ్రిఫ్ట్ వస్తుంది మరియు ఈ డ్రిఫ్ట్ ని తొలగించడానికి Rf సహాయపడుతుంది చిత్రపటం 8 లో చూపిన విధంగా సర్క్యూట్ ని అనుసంధానము చేశాము ఇన్ పుట్ వోల్టేజ్ గా ఒక చతురస్రాకారపు తరంగము ఉపయోగించాము ఈ చతురస్రాకారపు తరంగము ద్వారా మనకు ఏమి అర్ధమైంది అంటే సమయం t0 వద్ద చతురస్రాకార తరంగ విస్తృతి విలువ V మైనస్ 0 1V విస్తృతి 5 కిలో హెర్ట్జ్ పౌనఃపున్యం కలిగిన చతురస్రాకారపు తరంగాన్ని ఇన్ పుట్ గా ఉపయోగించాము అవుట్ పుట్ ని గమనింఛి అవుట్ పుట్ తరంగము యొక్క ఆకారము పైన వ్యాఖ్యానించాలి అనగా మొదటగా V0 అంటే ఏమిటి రెండవది అవుట్ పుట్ యొక్క ఆకారము అనగా నేను ఈ ప్రయోగములో చతురస్రాకారపు తరంగాన్నిఇన్ పుట్ గా ఇస్తే అవుట్ పుట్ తరంగము ఏమి వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనము పూర్తిచేయాలి ఇప్పుడు మనము సర్క్యూట్ ఎలా ఉంటుందో చూద్దాము ఒక బ్రెడ్ బోర్డు మీద అమర్చి ఏ విధమైన అవుట్ పుట్ వోల్టేజ్ మనము పొందగాలమో చూద్దాము 5 కిలో హెర్ట్జ్ పౌనఃపున్యం కలిగిన 1 వోల్ట్ పీక్ టూ పీక్ విస్తృతి గల వోల్టేజ్ ని ఇన్ పుట్ వోల్టేజ్ గా అనువర్తిస్తే ఏమవుతుందో చూద్దాము ఇది ఒక ఇంటిగ్రేటర్ ఇక్కడ మొదటగా మనము ఇంటిగ్రేటర్ సర్క్యూట్ చూస్తున్నాము ఇక్కడ రెండు రెసిస్టర్స్ ఉన్నాయి చూడగలరు అక్కడ ఒక ఒక కెపాసిటర్ మరియు రెసిస్టర్ అది ఇన్ పుట్ రెసిస్టర్ Rin మరొక్కటి ఫీడ్ బ్యాక్ నందు అమర్చబడిన ఫీడ్ బ్యాక్ రెసిస్టర్ Rf ఈ Rf ఫీడ్ బ్యాక్ లో ఉన్న కేపాసిటర్ Cf కి సమాంతరముగా అమర్చబడి ఉన్నది ఇప్పుడు మనము 5 కిలో హెర్ట్జ్ పౌనఃపున్యం కలిగిన 1 వోల్ట్ పీక్ టూ పీక్ విస్తృతి గల వోల్టేజ్ ని చతురస్రాకారపు ఇన్ పుట్ వోల్టేజ్ గా అనువర్తిస్తూ అవుట్ పుట్ వోల్టేజ్ V0 ని కొలుద్దాము కాబట్టి ఇప్పుడు ఫంక్షన్ జనరేటర్ ని చూద్దాము ఇప్పుడు మనము ఫంక్షన్ జనరేటర్ చూద్దాము మరియు దాని ద్వారా ఏమి అనువర్తిస్తున్నామో గమనిద్దాం మీరు గమనించినట్లయితే ఫంక్షన్ జనరేటర్ 5 కిలో హెర్ట్జ్ పౌనఃపున్యం కలిగిన చతురస్రాకార తరంగపు వోల్టేజ్ ని ఇస్తున్నది 5 కిలో హెర్ట్జ్ పౌనఃపున్యం వద్ద 5 వోల్ట్ పీక్ టూ పీక్ విస్తృతి కలిగిన ఈ వోల్టేజ్ ని అనువర్తించినప్పుడు అవుట్ పుట్ వోల్టేజ్ ఎంత వుంటుందో ఆసిలోస్కోప్ నందు గమనిద్దాం అవుట్ పుట్ వోల్టేజ్ 2 4 వోల్టులు మరియు ఇన్ పుట్ వోల్టేజ్ 5 4 వోల్టులు ఇప్పుడు అవుట్ పుట్ ని గమనించినట్లయితే మనము ఒక త్రిభుజాకారపు తరంగాన్ని చూస్తున్నాము కాబట్టి చతురస్రాకారపు తరంగాన్ని ఇన్ పుట్ దగ్గర అనువర్తించటం ద్వారా నేను అవుట్ పుట్ దగ్గర త్రిభుజాకారపు తరంగాన్ని చూడగలుగుతున్నాను ఇది ఇంటిగ్రేటర్ సహాయముతో సాధ్యపడుతుంది ఇప్పడు ఇన్ పుట్ దగ్గర ఉన్న తరంగాన్ని మారుద్దాము కాబట్టినేను వివిధ రకాలైన ఇన్ పుట్ తరంగాలను అనువర్తించేటప్పుడు నేను వివిధ రకాల తరంగాలను ఇన్ పుట్ వద్ద పొందగలను కాబట్టి ఇన్ పుట్ తరంగాలను మార్చండి మరియు అవుట్ పుట్ తరంగాలలో లో మార్పు ఏమిటో గమనించండి ఇప్పుడు మీరు వేర్వేరు ఇన్ పుట్ తరంగాలను వర్తింపజేస్తే మరియు అసిలోస్కోప్ నందు ఏ విధమైన అవుట్ పుట్ వస్తుందో చూడండి కాబట్టి ఇప్పుడు ఈ ప్రయోగము చేశాము అవుట్ పుట్ వోల్టేజ్ 2 4 వోల్టులు ఇన్ పుట్ చతురస్రాకారపు తరంగము అయినప్పుడు అవుట్ పుట్ ఒక త్రిభుజాకారపు తరంగము అవుతుంది ఇప్పుడు డిఫరెన్షియేటర్ ఎలా పని చేస్తుందో చూద్దాం ఇప్పుడు మనకు డిఫరెన్షియేటర్ మరియు ఇంటిగ్రేటర్ ల మధ్య తేడా తెలిసింది 5 కిలో హెర్ట్జ్ పౌనఃపున్యం వద్ద 1 వోల్ట్ విస్తృతి కలిగిన Vin ని అనువర్తించినప్పుడు ఏమి జరుగుతుంది నేను అవుట్ ఫుట్ వోల్టేజ్ V0 ని కొలవాలి అని అనుకొంటున్నాను కాబట్టి మళ్ళీ మనం సర్క్యూట్ను కనెక్ట్ చేసి అవుట్ ఫుట్ వోల్టేజ్ ని అర్థం చేసుకోవాలి ఇన్ పుట్ వద్ద చతురస్రాకారపు తరంగాన్ని అనువర్తించినప్పుడు Vo ఆకారం ఏమిటి

మొదటిగా మనము డిఫరెన్షియేటర్ సర్క్యూట్ ని చూద్దాము కాబట్టి మీరు డిఫరెన్షియేటర్ సర్క్యూట్ ని చూస్తున్నారు ఇక్కడ అ ఇన్ పుట్ దగ్గర ఒక కెపాసిటర్ మరియు రెసిస్టర్ ఉన్నాయి మరియొక రెసిస్టర్ ఫీడ్ బ్యాక్ నందు ఉన్నది ముందుగా మనము ఆ ఇన్ పుట్ దగ్గర ఆ తరంగాన్ని అనువర్తించాలి దానికంటే ముందుగా ఆపరేషనల్ యాంప్లిఫైయర్ కి బయాస్ ఓల్టేజి ని DC పవర్ సప్లై ద్వారా అనువర్తించాలి తరువాత మనము ఒక వోల్ట్ పీక్ టూ పీక్ విస్తృతి గల 5 కిలో హెర్ట్జ్ పౌనఃపున్యము కలిగిన వోల్టేజ్ ని ఇన్ పుట్ కి అనువర్తించాలి ఇది ఒక చతురస్రాకారపు తరంగము ఇప్పుడు మనం డిఫరెన్షియేటర్ అవుట్ పుట్ ని కొలుద్దాము మనం డిఫరెన్షియేటర్ అవుట్ పుట్ ని కొలుస్తున్నాము కాబట్టి దీనిని మీరు ఆసిలోస్కోప్ తెరపైన చూడవచ్చు చతురస్రాకారపు తరంగాన్ని ఇన్ పుట్ దగ్గర అనువర్తించినప్పుడు అవుట్ పుట్ మొనలు మొనలు గా వస్తుంది కాబట్టి అవుట్ పుట్ దగ్గర ఓల్టేజ్ ని గమనిద్దాము 2 4 ఓల్డ్ కలిగి మొన తేలిన తరంగాన్ని మనము గమనిస్తున్నాము ఇప్పుడు మనం ఇన్ పుట్ ని మారుద్దాం మనం ఇన్ పుట్ దగ్గర సైన్ తరంగాన్ని ఇచ్చి అవుట్ పుట్ దగ్గర అ కోసైన్ తరంగాన్ని చూడగలుగుతున్నాం